ఈ వీడియోలో మనము కొన్ని సమస్యలను పరిష్కరించబోతున్నాము ఈ కోర్సులో ఇప్పటివరకు మనము రింగ్లు రింగ్ల నిర్వచనం రింగ్ల ఉదాహరణలు రింగ్ల హోమోమార్ఫిజం గురించి అధ్యయనం చేసాము మరియు ఆపై నేను ఐడియల్స్ ను పరిచయం చేసాను కాబట్టి సబ్జెక్టును బాగా నేర్చుకోవాలంటే మీరు చాలా చాలా సమస్యలను పరిష్కరించాలి కాబట్టి ఈరోజు కొన్ని సమస్యలతో ప్రారంభిద్దాం ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలో నేను వివరంగా వివరించడానికి ప్రయత్నిస్తాను మెటీరియల్ని బాగా అర్థం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము నేటి వీడియో లో మనము సమస్యల పరిష్కారం గురించి చర్చిస్తాము రింగుల నిర్వచనం తో ప్రారంభిద్దాం కిందివాటిలో ఏది రింగ్స్ అని నిర్ణయించడం అనేది ప్రశ్న కాబట్టి నేను మీకు కొన్ని సెట్లను ఇస్తాను మరియు అవి రింగ్ లా కాదా అని మనము నిర్ణయిస్తాము కాబట్టి కింది సెట్ను చూద్దాం a ib ఇక్కడ a మరియు b ఇంటిజర్స్ కాబట్టి నిజానికి ఇది C యొక్క సబ్ రింగ్ కాబట్టి i అనేది 1 యొక్క స్క్వేర్ రూట్ అని నాకు గుర్తుంది కాబట్టి i ఒక ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్ నేను a ib ని చూస్తున్నాను ఇక్కడ a b అనేవి ఇంటిజర్స్ కాబట్టి వాస్తవానికి ఇది నేను ఇంతకు ముందు ఈ ఉదాహరణను చర్చించాను ఇది సరైన రింగ్ మరియు ఎందుకు అని నన్ను త్వరగా గుర్తుకు తెచ్చుకోనివ్వండి మరియు ఆ తర్వాత మనము ఇతర సమస్యలకు వెళ్తాము ఇక్కడ విషయం ఏమిటంటే మల్టిప్లికేషన్ మరియు అడిషన్ క్రింద సెట్ క్లోజ్ చేయబడింది మరియు అడిషన్ కోసం ఇన్వెర్సులు ఉన్నాయి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి మీరు స్పష్టంగా అలాంటి రెండు విషయాలను కూడిక చేస్తే మీకు a c b d వస్తుంది ఇవి ఖచ్చితంగా a b c d ఇంటిజర్స్ అయితే a c మరియు b d కూడా ఇంటిజర్స్ మరింత ఆసక్తికరంగా మీరు ఏదైనా ఆర్బిటరీ ఎలెమెంట్స్ ప్రోడక్ట్ ని తీసుకుంటే మీరు i a d b c ని పొందుతారు కాబట్టి మీరు ఈ R ని చూస్తే ఇది కూడా సెట్లో ఉంది మరియు నేను మిమ్మల్ని తనిఖీ చేయడానికి అనుమతిస్తాను ఇతర షరతులను తనిఖీ చేయడానికి నేను మిమ్మల్ని అనుమతిస్తాను ఇతర షరతులు కూడా తనిఖీ చేయడానికి సులభంగా ఉంటాయి సాధారణంగా తనిఖీ చేయవలసిన ముఖ్య విషయాలు ప్రోడక్ట్ మరియు ఐడెంటిటీ ఎలిమెంట్ మరియు ఇన్వర్స్ లు a ప్లస్ అయితే గుర్తింపు మూలకాలు ఉంటే అది 1 ఇది సరైన రూపంలో ఉంటుంది R అనేది ఒక రింగ్ మరియు దానిని గాస్సియన్ ఇంటిజర్స్ గా పిలుస్తాము అని గుర్తుంచుకోండి ఇది గాస్సియన్ ఇంటిజర్స్ రింగ్ మరియు ఇది Zi చే సూచించబడుతుంది కాబట్టి ఇది మనకు తెలిసిన రింగ్ ఈరోజు వీడియోలో మనము ఈ రింగ్కి తిరిగి వస్తాము కాబట్టి మరొక రింగ్ చూద్దాం నేను వీటన్నింటిని R ద్వారా సూచిస్తూనే ఉంటాను ఇది రెండవ రింగ్ కాబట్టి ఇప్పుడు i కి బదులుగా నేను 2 ని తీసుకోబోతున్నాను నేను మళ్ళీ Z లో a b ని ఉంచుతాను కాబట్టి ఇది నిజానికి ప్రస్తుతం R యొక్క సబ్ రింగ్ R యొక్క సబ్ సెట్ అది రింగ్ అవునా కాదా అని మనం ఇంకా గుర్తించాలి కాబట్టి నేను a b 2 రూపంలో ఉండే రియల్ నంబర్స్ తీసుకుంటున్నాను ఇక్కడ a మరియు b ఇంటిజర్స్ దీనిని సులభంగా తనిఖీ చేయవచ్చు మొత్తం కూడిక a c b d 2 ఇది R లో ఉంది ప్రాడక్ట్ a b 2 c d 2 తనిఖీ చేద్దాం ఇది ఇప్పుడు 2 2 2 అవుతుంది కాబట్టి ఇది ac 2 bd ad bc 2 అవుతుంది ఇది కూడా R లో ఉంది మరియు ఇతర కండిషన్స్ కూడా సులభం నేను వీటిని మీకే వదిలేస్తున్నాను నేను చెప్పినట్లుగా కీలకమైన విషయం ప్రోడక్ట్ కాబట్టి R అనేది రింగ్ మునుపటి నొటేషన్ ని అనుసరించి మనము దానిని సూచిస్తాము మనము దానిని Z 2 గా ఉంచాము కాబట్టి ఇప్పుడు ఈ క్రింది వాటిని చూద్దాం కాబట్టి ఇక్కడ నేను చివరి రెండు ఉదాహరణల్లోని i మరియు 2 ని 1 2తో భర్తీ చేస్తాను కాబట్టి a b 2 a b Zలో ఉన్నాయని చెప్పుకుందాం కాబట్టి ఇది వాస్తవానికి రేషనల్ నంబర్స్ లోపల ఉంది ఇప్పుడు వాటిలో ప్రతి ఒక్కటి రేషనల్ నంబర్ అని వ్రాయండి ఇది రింగా కాబట్టి మొదట కూడిక చేద్దాం ఇది వాస్తవానికి దీనితో ఎటువంటి సమస్య ఉండదు ఎందుకంటే ఇది a c b d 2 అవుతుంది ఇది R లో ఉంది కాబట్టి ఇది సరైనది ప్రోడక్ట్ 6 గురించి ఏమిటి కాబట్టి ఇప్పుడు దీనితో కొన్ని సమస్యలను ఎదుర్కొంటాము ఎందుకంటే మీరు వీటిని గుణిస్తే మీరు a c ad 2 bc 2 పొందుతారు కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి సమస్య లేదు తదుపరి పదం bd 4 ఇప్పుడు ఇది R యొక్క మూలకమా మీరు దీన్ని a ప్లస్ ఏదో ఒక ఇంటిజర్ ప్లస్ మరొక ఇంటిజర్ 2 గా వ్రాయవచ్చా కాబట్టి దీన్ని కొంత x y 2 అని వ్రాయవచ్చు ఇక్కడ x మరియు y ఇంటిజర్స్ కి సమానం ఇక్కడ విషయం ఏమిటంటే మీరు ఖచ్చితంగా అలా చేయలేరు ఎందుకంటే ఇలా రాస్తే డినామినేటర్ 2 మీరు వాటిని జోడించి ఒకే రేషనల్ నంబర్ గా వ్రాస్తే అయితే b మరియు d లు 2ని రద్దు చేయబోవడం లేదు అని పరిగణిస్తే డినామినేటర్ 4 కాబట్టి ఉదాహరణకు ఇది సాధారణంగా సాధ్యం కాదు అని వ్రాస్తాను ఇది సాధారణంగా సాధ్యం కాదు కాబట్టి నేను వర్ణించబోతున్నాను కాబట్టి ఏదైనా జరగలేదని లేదా కొంత ప్రాపర్టీ సంతృప్తి చెందలేదని లేదా ఏదైనా రింగ్ కాదని మీరు చెబితే ఆ నిర్దిష్ట ఉదాహరణలో ప్రాపర్టీ విఫలమైందని చూపించడానికి మీరు ఒక ఉదాహరణ ఇవ్వాలి ఉదాహరణ 1 2 R ఎందుకంటే 1 2 అనేది 0 1 2 రూపంలో ఉంటుంది కానీ 122 స్క్వేర్డ్ అంటే 1 4 R R అనేది రింగ్ అయితే 122లు R లోపల కూడా ఉండాలి కానీ 1 4 అనేదే a b 2గా వ్రాయబడదు అది తనిఖీ చేయడం చాలా సులభం 1 4 అనేది R లో లేదు కాబట్టి R అనేది రింగ్ కాదు మరియు ఈ ప్రత్యేక పాయింట్ ని నేను మీ కోసం ఒక అభ్యాసం గా వదిలివేస్తున్నాను తనిఖీ చేయడం కష్టం కాదు ఈ ప్రాపర్టీతో a మరియు b ఉంది అనుకుందాం a b 2 అనేవి 1 4 మీరు క్యాన్సల్ చేస్తారు అంటే మీరు క్రాస్ మల్టిప్లై మరియు సమస్య ఉందని తనిఖీ చేయండి ఎందుకంటే ఒక వైపు 2 ద్వారా భాగించబడుతుంది ఒక వైపు 4 ద్వారా భాగించబడుతుంది మరియు కొంత వైరుధ్యం ఉంది కాబట్టి R అనేది రింగ్ కాదు మీకు కావలసినది తీసుకోవడంలో మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ ఉదాహరణ చూపిస్తుంది మీరు ఈ ఉదాహరణలో a i b లేదా ఈ ఉదాహరణలోa b 2 తీసుకుంటే ఇది వర్తిస్తుంది కానీ a b 2 మీకు రింగ్ ఇవ్వదు ఈ మూడవ ఉదాహరణలో కష్టం 1 21 2 మళ్లీ ఈ సెట్లో లేదు అయితే 2 2 కూడా ఈ సెట్లో ఉంది i i మళ్లీ ఈ సెట్ లో ఉంది కాబట్టి ఈ మూడు ఉదాహరణల మధ్య తేడా అదే మరొక ఉదాహరణ చూద్దాం కాబట్టి మీరు దాని గురించి ఆలోచిస్తే ఇవన్నీ వాస్తవానికి ఉన్నాయి కాబట్టి ఈ ప్రశ్న ఇది ఏదో ఒక రింగ్ అయితే కానీ వాటిని సబ్ రింగ్ల గురించిన ప్రశ్నలుగా కూడా పరిగణించవచ్చు కాబట్టి నేను మీకు బాగా తెలిసిన రింగ్ల సబ్ సెట్ ను అందించాను మొదటిది కాంప్లెక్స్ నంబర్స్ యొక్క సబ్ సెట్ మరియు ప్రశ్న ఏమిటంటే ఇది సబ్ రింగా ఆ ప్రశ్నకు మరియు R అనేది రింగ్ కాదా అనే ప్రశ్నకు సమాధానం ఒకే విధంగా ఉంటుంది ఎందుకంటే సబ్ రింగ్ అనేది ఒకే విధమైన ఆపరేషన్స్ తో కూడిన రింగ్ కాబట్టి ఇక్కడ మనము అదే ఆపరేషన్లను తీసుకుంటున్నాము అదే విధంగా C పై ఆపరేషన్స్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ R అనేది R యొక్క సబ్ సెట్ ఇది R యొక్క సబ్ రింగ్ అవుతుంది ఇక్కడ R అనేది Q యొక్క సబ్ సెట్ మరియు ఇది R యొక్క సబ్ రింగ్ కాదు ఇప్పుడు మన పోలీనోమిల్ రింగ్ని చూద్దాము ఇది R కోయెఫిషియంట్స్తో Xలోని పాలినోమియల్ కాబట్టి ఇవి రియల్ నెంబర్ పాలినోమియల్ X అని పిలువబడే ఒక వేరియబుల్లోని నిజమైన పాలినోమియల్ కాబట్టి ఇందులో మనం R లో f యొక్క సబ్ సెట్ ని చూద్దాం f డిగ్రీ 3 ఉంటుంది ఇక్కడ నేను డిగ్రీ గరిష్టంగా 3 ఉన్న అన్ని పాలినోమియల్ ను తీసుకుంటున్నాను ఉదాహరణకు x 3 R x 4 R లో ఉన్నాయి కాబట్టి x 4 డిగ్రీ 4ని కలిగి ఉంది కాబట్టి ఇది R లోపల ఉండకూడదు ఇప్పుడు ఇది రింగా ఇది సరైన ప్రశ్న మరియు అది కాదు ఇది రింగ్ కాదు అని మీరు స్పష్టంగా చూడవచ్చు ఎందుకు కాదు ఎందుకంటే X అనేది R లో ఉంది కానీ x 4 అనేది R లో లేదు R అనేది రింగ్ అయితే అది అడిషన్ లో క్లోజ్ చేయబడినది మీకు ఒక మూలకం ఉంటుంది మీరు దానితో 4 సార్లు గుణిస్తే అది మళ్లీ సెట్లో ఉండాలి కానీ అది కాదు కాబట్టి ఇది రింగ్ కాదు దీనిని సవరించుదాం కాబట్టి ఇది రింగ్ కాదు వాస్తవ సంఖ్యలపై పాలినోమియల్ రింగ్ లోపల నేను మార్పు చేస్తాను R fdeg f 3 ని పరిశీలిద్దాం కాబట్టి నేను అసమానతను తారుమారు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను కనీసం 3 డిగ్రీ తీసుకుంటున్నాను ఇది రింగా ఇది కూడా రింగ్ కాదని నేను వాదిస్తున్నాను ఎందుకు కాదు ఇది రింగ్ కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి నేను మీకు రెండు కారణాలను ఇస్తాను ఒకటి R ′ లో లేదు ఎందుకంటే 1 డిగ్రీ ఏమిటి 1 అనేది కాన్స్టెంట్ పాలినోమియల్ అని గుర్తుంచుకోండి కాబట్టి దాని డిగ్రీ 0 కాబట్టి ఒకటి R ′లో లేదు అడిషన్ లో ఇది క్లోజ్ చేయబడదు మరొక కారణం ఏమిటంటే ఉదాహరణకు x 4 R ′ ఉంటే x 4 x 2 లు R ′ లో ఉంటే కానీ మీరు ఈ రెండింటిని కూడిక చేస్తే కానీ ఈ రెండింటి మొత్తం ఎంత మీరు ఈ రెండింటిని కూడిక చేస్తే x 2 వస్తుంది మీకు ఇవి R లో లేవు కాబట్టి ఇది అడిషన్ లో కూడా క్లోజ్ చేయబడలేదని మీరు చూస్తారు కాబట్టి ఇది రింగ్ కాదు కాబట్టి మీరు ఆర్బిటరీలీ డిగ్రీ అని కనీసం ఏదైనా అని చెప్పినట్లయితే అది రింగ్ కాదు మరో రెండు ఉదాహరణలను చూద్దాం రేషనల్ నంబర్స్ తో కూడిన R సబ్ సెట్ ని చూద్దాం కాబట్టి a b అనేవి ఇంటిజర్స్ మరియు a b అనేది Qలో ఉంటుంది కాబట్టి a మరియు b లకు కామన్ ఫ్యాక్టర్స్ లేవని నేను ఇప్పటికే పరోక్షంగా ఊహిస్తున్నాను కాబట్టి మీరు రేషనల్ నంబర్స్ యొక్క ఎలిమెంట్స్ లో వ్రాసినప్పుడల్లా మీరు అన్ని కామన్ ఫ్యాక్టర్స్ ను క్యాన్సల్ చేస్తారు b ని 3 భాగించదు ఇది షరతు 3 అని చెప్పుకుందాం ఇది R యొక్క నిర్వచనం కాబట్టి ఉదాహరణకు 1 2 R 1అనేది R లో ఉంది ఎందుకంటే 1అనేది 1 1 11అనేది 1కి సమానం ఎందుకంటే 3 అనేది 1 ని భాగించదు మరోవైపు 3 6 ని తీసుకుందాం ఇది R లో ఉందా మీరు దాని గురించి 3 6 గురించి ఆలోచిస్తున్నారా ఇది R లో లేనట్లు కనిపిస్తోంది అయితే మీరు 3 డినామినేటర్ తో భాగిస్తుందో లేదో తనిఖీ చేసే ముందు గుర్తుంచుకోండి మీరు కామన్ ఫ్యాక్టర్స్ ను రద్దు చేయాలి మీరు కామన్ ఫ్యాక్టర్స్ ను 1 2 రద్దు చేస్తారు ఆపై 3 డినామినేటతర్ ను భాగించదు కాబట్టి ఇది R లో ఉంది కాబట్టి మీరు న్యూమరేటర్ మరియు డినామినేటతర్ యొక్క కామన్ ఫ్యాక్టర్ రద్దు చేసిన తర్వాత 3 డినామినేటర్ ని భాగిస్తుందో లేదో తనిఖీ చేయాలి మరియు మీరు కామన్ ఫ్యాక్టర్స్ రద్దు చేసిన తర్వాత 3 డినామినేటర్ ను భాగించకపోతే అది అక్కడే ఉంది 3 డినామినేటర్ ను భాగిస్తే అది సరి కాదు కాబట్టి సెట్ స్పష్టంగా ఉందని నేను ఆశిస్తున్నాను ఇది సెట్ అక్కడ 1 ఉంది దీనికి 0 కూడా ఉంది ఎందుకంటే 0ని 0 1గా భావించవచ్చు కాబట్టి 0 కూడా ఉంది ఇప్పుడు ఇది రింగా అనేది ఒక ప్రశ్న కాబట్టి దీన్ని తనిఖీ చేయడానికి వాస్తవానికి రింగ్ కోసం పరిస్థితులను తనిఖీ చేద్దాం కాబట్టి ఇది రింగ్ కాదా అనే ప్రశ్న ఇది Q యొక్క సబ్ రింగ్ కాదా అనే ప్రశ్నకు సమానం అని మళ్లీ గుర్తుంచుకోండి దీనికి 0 మరియు 1 ఉన్నాయి ఇప్పుడు R లో రెండు మూలకాలను తీసుకుందాం కాబట్టి వాటి కూడికని పరిశీలిద్దాం మరియు అది కూడా R లో ఉందో లేదో చూద్దాం a b c d అంటే ఏమిటి adbc bd ఇప్పుడు ఇది R లో ఉందా R లో a b మరియు c d ఉన్నాయని మనకు తెలుసు ఇప్పుడు ఈ షరతు 3 అనేది b ని భాగించదని సూచిస్తుంది 3 నిర్వచనం ద్వారా d కూడా విభజించబడదు 3 అనేది bని భాగించదు 3 అనేది dని భాగించదు ఎందుకంటే a b c d వాటి కామన్ ఫ్యాక్టర్ లని రద్దు చేసిన తర్వాత కామన్ ఫ్యాక్టర్ R లో ఉంటాయి కాబట్టి 3 అనేది b మరియు dని భాగించదు కానీ 3 ప్రైమ్ నెంబర్ అయినందున 3 ప్రోడక్ట్ ని కూడా భాగించదని సూచిస్తుంది ఇది ప్రైమ్ నెంబర్ల ప్రాపర్టీ అని చూడండి కాబట్టి 3 ఒక ప్రైమ్ నెంబర్ అది b మరియు d లను 2 భాగించదు అంటే b dని కూడా 3 భాగించదు ఇప్పుడు కూడిక చూద్దాం ఇప్పుడు ఈ రూపం 3 అనేది డినామినేటర్ ని భాగించదని నాకు తెలుసు అయితే అది దాని సరళమైన రూపంలో లేని అవకాశం ఉంది అంటే d bc మరియు bd మధ్య కామన్ ఫ్యాక్టర్స్ ఉండవచ్చు కానీ పట్టింపు లేదు ఎందుకంటే మీరు కామన్ ఫ్యాక్టర్స్ను రద్దు చేస్తే మీరు డినామినేటర్లో పొందేది b d యొక్క డివైజర్ b d కూడా 3 ద్వారా భాగించబడదు కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ను రద్దు చేసిన తర్వాత అది అలాగే ఉంటుంది అది ఆ ప్రాపర్టీ ను కలిగి ఉంటుంది కాబట్టి మీరు కామన్ ఫ్యాక్టర్స్ ను రద్దు చేసిన తర్వాత 3 డినామినేటర్ ఏది అయినా భాగించదు కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ad bc bd R కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం అవును మళ్లీ గుర్తు చెసుకోండి b మరియు d ని 3 భాగించదు కాబట్టి ప్రోడక్ట్ b dని 3 భాగించదు ఇక్కడ 3 అనేది ఒక ప్రైమ్ గా ఉపయోగించబడుతుంది మరియు ఈ భాగానికి సంబంధించిన కామన్ ఫ్యాక్టర్స్ ను రద్దు చేసిన తర్వాత a d bc bd కొత్త డినామినేటర్ b d కి ఫాక్టర్ గా ఉంటే అది 3 తో భాగించబడదు కాబట్టి ఇది 3 యొక్క గుణకం కాదు కాబట్టి a b c d R ఉంటే మంచిది కాబట్టి R అడిషన్ లో క్లోజ్ చేయబడింది ఇప్పుడు ప్రోడక్ట్ ని చూద్దాం అది మల్టీప్లికేషన్ లో క్లోజ్ చేయబడినదా కాబట్టి మనం మళ్ళీ R లో a b c d తీసుకుందాం ఇప్పుడు a b c d తీసుకుందాం కాబట్టి ఇది ac bd అదే కారణంతో ఇక్కడ కూడా డినామినేటర్ bd ఇది 3తో భాగించబడదు మరియు కామన్ ఫ్యాక్టర్స్ ను రద్దు చేసిన తర్వాత మీరు పొందేది ఇప్పటికీ 3తో భాగించబడదు మీరు ఈ పరిస్థితులను ఒకసారి తనిఖీ చేస్తే a b R a b R కాబట్టి 1 ఉన్నందున గుణకార లక్షణం కింద క్లోషర్ ని తీసుకోవడం ద్వారా కూడా చూడవచ్చు ఎందుకంటే 1 ఉంది ప్రోడక్ట్ 1 a b అంటే a b అనేది R లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ bd ఇది 3తో భాగించబడదు మరియు కామన్ ఫ్యాక్టర్స్ ను రద్దు చేసిన తర్వాత ప్రోడక్ట్ 1 a b అంటే a b R కాబట్టి మనము అన్ని పరిస్తితులను తనిఖీ చేసాము అస్సోసియేటివిటీ యొక్క అడిషన్ మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యొక్క అడిషన్ మల్టిప్లికేషన్ ఉన్నాయి ఆటోమాటిక్ గా నిజం ఎందుకంటే ఇది అన్ని అవసరమైన లక్షణాలను కలిగి Q లోపల ఉంటుంది కాబట్టి R అనేది రింగ్ ఈ ఉదాహరణ స్పష్టంగా ఉందని నేను ఆశిస్తున్నాను మరియు దీన్ని కొంచెం స్పష్టం చేయడానికి దీన్ని కొద్దిగా సవరించుదాం నేను దీనిని R ′ అని పిలుస్తాను కాబట్టి నేను Q లో ముందు a b ని తీసుకుంటాను కానీ b ని 3 భాగించదు అని చెప్పే బదులు b ని 4 భాగించదు అని చెబుతాను కాబట్టి మీరు కామన్ ఫ్యాక్టర్స్ రద్దు చేసిన తర్వాత bని 4 భాగించదని ఇక్కడ నేను చెబుతాను ఇది నేను క్లెయిమ్ చేస్తున్న రింగ్ కాదు ఎందుకంటే 1 2 R ′ లో ఉంది దాని సరళమైన రూపంలో 1 2 ఇప్పటికే సరళమైన రూపంలో ఉంది 2 అనేది 4 ని భాగించదు కాబట్టి R ′ 1 2 కానీ 122 తీసుకుంటే 1 4 వస్తుంది మరియు 1 2 కూడా సరళమైన రూపంలో ఉంది 4 అనేది R ′ని డివైడ్ చేస్తుంది కాబట్టి 1 4 R ′ 4 అనేది 4 ని డివైడ్ చేస్తుంది కాబట్టి 1 4 అనేది R ′లో లేదు R ′ మళ్లీ రింగ్ కాదు ఎందుకంటే b ని 3 భాగించదు అని నేను చెప్పాను నాకు రింగ్ వచ్చింది మరియు ఎందుకంటే 3 ప్రైమ్ కాబట్టి Qలో b a b గా ఉండాలంటే ఇది R సబ్ p అని నిర్వచించండి p అనేది b ని భాగించదు కాబట్టి ఇక్కడ p అనేది ఇంటిజర్ కాబట్టి నిజానికి R n లాగా వ్రాస్దాం అని నేను క్లెయిమ్ చేస్తున్నాను క్షమించండి p b ఇక్కడ ఉంది ఇది n కాబట్టి R n ని అన్ని రేషనల్ నంబర్స్ గా నిర్వచిద్దాం ఇక్కడ n అనేది bని భాగించదు కాబట్టి ఇక్కడ R n అనేది రింగ్ n అనేది ప్రైమ్ నెంబర్ అయితే మాత్రమే నేను క్లెయిమ్ చేస్తాను మీరు దీన్ని అభ్యాసం గా నిరూపించవచ్చు ఈ సమస్యలోని ఆలోచనలను ఉపయోగించి మీరు దీన్ని నిరూపించవచ్చు నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను n 3 మరియు n 4 కి సమానం అయినప్పుడు R n యొక్క రెండు ఉదాహరణలు కాబట్టి R ′ ఇప్పుడు నా నొటేషన్ లో R4 మరియు ఇక్కడ R అనేది R3 కాబట్టి R3 ఒక రింగ్ మనము తనిఖీ చేసాము R4 రింగ్ కాదు మనము తనిఖీ చేసాము కాబట్టి ఇప్పుడు సాధారణ ప్రకటన R n అనేది రింగ్ అయితే మరియు n ప్రైమ్ నెంబర్ అయితే మాత్రమే అని నిరూపించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి అదే ఆలోచన n ఒక ప్రైమ్ నెంబర్ కాదు అంటే అది 2 సంఖ్యలను ఒక ప్రోడక్ట్ మరియు తరువాత R n రింగ్ కాదని చూపించడానికి నేను ఇక్కడ 1 2 కోసం చేసిన దాన్ని మీరు ఉపయోగించవచ్చు n ప్రధాన సంఖ్య అయితే దీనిని నిరూపించడానికి R3 గురించిన సమస్యను ఉపయోగించండి కాబట్టి మీరు చేయడానికి ఇది మంచి అభ్యాసం ఏదైనా రింగ్ గా ఉందా లేదా అనే దాని గురించి మనం మరొక చివరి విషయం చేద్దాం కాబట్టి ఇది f ఇప్పుడు R అనేది ఈ విధంగా రేషనల్ నంబర్స్ గా ఉందని గమనిద్దాము కాబట్టి నేను రేషనల్ నంబర్స్ ను తీసుకుంటున్నాను కాబట్టి a ఏదైనా ఇంటిజర్ మరియు n అనేది సహజనాచురల్ సంఖ్య కాబట్టి నేను a 2n రూపంలోని రేషనల్ నంబర్స్ ను తీసుకుంటున్నాను డినామినేటర్ తప్పనిసరిగా 2 యొక్క పవర్ అయి ఉండాలి ఉదాహరణకు 0 0 1 0 20 R అదేవిధంగా 1 ఇది ఉంది 111120 R 1 2 R 3 2 R 3 4 R మరియు 116 R కాబట్టి ఇవన్నీ R యొక్క ఎలిమెంట్స్ మరోవైపు 1 3 R 16 R 8 10 R మరియు మొదలైనవి కాబట్టి ఇవి R యొక్క ఎలిమెంట్స్ ఇవి R లో లేవు కాబట్టి మళ్ళీ పరీక్ష చాలా స్పష్టంగా ఉంది R లో సరళమైన రూపంలో ఉండాలి కాబట్టి వాస్తవానికి మళ్ళీ నేను సరళీకృతం చేయాలి కాబట్టి 8 10 కాబట్టి ఇక్కడ ఉన్న కామన్ ఫాక్టర్స్ ను రద్దు చేద్దాం కాబట్టి మీకు 4 5 వస్తుంది కాబట్టి మీరు కామన్ ఫాక్టర్స్ ను రద్దు చేసిన తర్వాత ఏమి మిగిలి ఉంటుంది మిగిలిన వాటి యొక్క డినామినేటర్ 2 యొక్క పవర్ గా ఉండాలి కాబట్టి ఇది రింగా కాబట్టి అది ప్రశ్న ఇది రింగా మనము ఇప్పటికే 1 ఉంది మరియు 0 ఉంది అని తనిఖీ చేసాము కాబట్టి మాకు అడిషన్ మరియు మల్టిప్లికేషన్ లో క్లోజ్ చేయబడినది తనిఖీ చేయండి కాబట్టి మీరు a 2n కలిగి వున్నారు మరియు b 2m కలిగి వున్నారు మీరు ప్రోడక్ట్ తీసుకుంటే a2m b2n 2mn ఎందుకంటే అది 2n 2m ఇప్పుడు అది సరైన రూపంలో ఉందా అవును ఇది సాధారణ రూపంలో లేని విధంగా మళ్లీ ఇది సాధ్యమవుతుంది కానీ మీరు కామన్ ఫ్యాక్టర్స్ రద్దు చేయవచ్చు డినామినేటర్ యొక్క ఏకైక ఫ్యాక్టర్ 2 మీరు ఆ ఫ్యాక్టర్స్ లో కొన్నింటిని రద్దు చేస్తే అప్పుడు మిగిలి ఉన్నది 2 పవర్ లో ఏదో ఒక విలువ ఉంటుంది అదేవిధంగా a 2n b 2m ab 2m n అవుతుంది ఈ సందర్భంలో ఇది వాస్తవానికి సరళమైన రూపం లో ఉంటుంది ఎందుకంటే a మరియు b బేసి గా ఉంటాయి ఎందుకంటే ఈ రెండూ సరళమైన రూపం లో ఉంటాయి ఇది ఏమైనప్పటికీ ముఖ్యమైనది కాదు 2 యొక్క పవర్ మరియు మీరు రద్దు చేయవలసి వచ్చినప్పటికీ మిగిలినది 2 యొక్క పవర్ అవుతుంది కాబట్టి ఇది R లో ఉంది ఇది అడిషన్ లో క్లోజ్ చేయబడినది మల్టిప్లికేషన్ లో క్లోజ్ చేయబడినది R అనేది రింగ్ కాబట్టి నేను మీ కోసం ప్రూఫ్ ను వదిలివేస్తాను R ఒక రింగ్ కాబట్టి ఇవి కొన్ని ఉదాహరణలు ఇవ్వబడిన కొన్ని సెట్లు రింగ్లు గా ఉన్నాయా లేదా అని మీరు ఎలా ధృవీకరించాలి అని నేను చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు తదుపరి సమస్యతో కొనసాగడానికి ఐడియల్స్ గురించి కొంత చూద్దాం మరియు ఇది సంబంధించినది కాబట్టి ఇది రెండవ సమస్య కాబట్టి ఇది హోమోమార్ఫిజమ్స్ మరియు ఐడియల్స్ కు సంబంధించినది కాబట్టి గ్రూప్ రింగ్ హోమోమార్ఫిజం అంటే ఏమిటో గుర్తుకు తెచ్చుకోండి R R ǀ ని రింగ్ హోమోమార్ఫిజం అనుకుందాం కాబట్టి R నుండి R ǀ వరకు అనేది రింగ్ హోమోమార్ఫిజం అని చెప్పండి మరియు కెర్నల్ అంటే ఏమిటో గుర్తుకు తెచ్చుకుందాం కెర్నల్ అనేది R లోని అన్ని మూలకాల సెట్ ఇది R ǀ యొక్క 0 ఎలెమెంట్స్ కి మ్యాప్ చేస్తుంది కాబట్టి ఇది కెర్నల్ యొక్క నిర్వచనం మరియు దానిని మనం ఐడియల్స్ గా పిలుస్తామని మాకు తెలుసు కాబట్టి ఇక్కడ సమస్య ఏమిటంటే కెర్నల్ అయితే మాత్రమే ఇన్జెక్టివ్ అని చూపిస్తుంది మీరు గ్రూప్ థియరీలో కోర్సు తీసుకున్నట్లయితే ఇది నేను మీకు గుర్తు చేస్తాను ఇది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇది మీ కోసం ఒక వ్యాఖ్య ఇది గ్రూప్ హోమోమోర్ఫిజమ్స్లో సరిగ్గా అదే సమస్య గ్రూప్ హోమోమోర్ఫిజమ్స్లో కూడా ఇదే సమస్య ఉంది నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇక్కడ వ్రాయనివ్వండి మీకు రింగ్ కెర్నల్ అనే భావన ఉన్న గ్రూప్ హోమోమార్ఫిజం ఉంటే కెర్నల్ 0 అయితే మాత్రమే గ్రూప్ హోమోమోర్ఫిజం ఇన్జెక్టివ్ మ్యాప్ అవుతుంది మరియు దానికి కారణం సరిగ్గా అదే కారణం కెర్నల్లో ఉందా లేదా అనేది ఇక్కడ నిజంగా గ్రూప్ సిద్ధాంతపరమైన ప్రాబ్లమ్స్ దీనికి R పై అడిటివ్ మల్టిప్లికేషన్ తో సంబంధం లేదు కాబట్టి ఇది R లో అడిషన్ మరియు అడిషన్ కింద R ఒక గ్రూప్ మరియు ఇన్జెక్టివ్ అవునా కాదా అనేది పూర్తిగా సెట్ థియరిటిక్ ప్రాపర్టీ కాబట్టి ఈ సమస్య ను త్వరగా పరిష్కరించనివ్వండి ఇన్జెక్టివ్ అంటే ఏమిటి ఇన్జెక్టివ్ అంటే ఏమిటో నేను మీకు గుర్తు చేయాలి అనేది ఇన్జెక్టివ్ మీరు దీని నిర్వచనం మరచిపోయినట్లయితే రెండు విభిన్న మూలకాలు రెండు విభిన్న మూలకాలకు వెళితే అనేది ఇన్జెక్టివ్ a b Ra b కాబట్టి Rలోని రెండు ఎలిమెంట్స్కి అదే ఎలిమెంట్స్కి మ్యాప్ చేయబడితే అనేది ఇన్జెక్టివ్ ఆ రెండు ఎలెమెంట్స్ ప్రారంభించడానికి సమానంగా ఉంటాయి ఇప్పుడు నిరూపిద్దాం అనేది ఇన్జెక్టివ్ అని అనుకుందాం మనము కెర్నల్ అనేది 0 అని చూపించాలనుకుంటున్నాము కాబట్టి 0 అని మొదట మనకు అనుకుందాం నేను కేవలం అనేది హోమోమార్ఫిజం అని వ్రాస్తాను ఇది ఒక రింగ్ హోమియోమార్ఫిజం ముఖ్యంగా అది ఒక గ్రూప్ హోమోమార్ఫిజం మరియు ఇది అడిటివ్ ఐడెంటిటీ ని అడిటివ్ ఐడెంటిటీ కి పంపుతుంది ఇప్పుడు a అనేది కెర్నల్ లో ఉంది అని అనుకుందాం అప్పుడు 0 కానీ నేను అక్కడ గుర్తించినట్లుగా కూడా 0 కానీ ఇప్పుడు అనేది ఇన్జెక్టివ్ కనుక ఇది హైపోథెసిస్ మరియు నేను మీ కోసం ఇన్జెక్టివ్ మ్యాప్స్ యొక్క నిర్వచనాన్ని గుర్తుచేస్తున్నాను 0 అంటే 0కి సమానం అంటే కెర్నల్ యొక్క ఏకైక మూలకం 0 మూలకం కాబట్టి నేను కెర్నల్ యొక్క ఆర్బిటరీ ఎలిమెంట్ ని తీసుకున్నాను మరియు నేను a0 అని నిర్ధారించాను అంటే కెర్నల్ అనేది 0కి సమానం ఖచ్చితంగా 0 కెర్నల్లో ఉంటుంది ఎందుకంటే 0 కాబట్టి కెర్నల్ కేవలం 0 మూలకం మరేమీ లేదు ఇప్పుడు కెర్నల్ 0 అనుకుందాం మనం ఇన్జెక్టివ్ అని చూపించాలనుకుంటున్నాము ఇది కూడా మునుపటి ఆలోచనలను ఉపయోగించి నేరుగా ముందుకు సాగుతుంది మనం ఇన్జెక్టివ్ అని చూపించాలనుకుంటున్నాము కాబట్టి కి సమానం అని ఊహించండి కాబట్టి ఇన్జెక్టివిటి యొక్క నిర్వచనం ఏమిటంటే మనము a b అని చూపించాలనుకుంటున్నాము కాబట్టి నేను దీన్ని ఇలా వ్రాస్తాను రింగ్ హోమోమోర్ఫిజం యొక్క నిర్వచనం ప్రకారం 0 a b కెర్నల్ ఇది మళ్లీ కెర్నల్ యొక్క నిర్వచనం కెర్నల్లో a b ఉంటే నేను కెర్నల్ 0 మూలకం మాత్రమేనని భావించాను కాబట్టి a b 0 అంటే a b కి సమానం కాబట్టి ఈ మొత్తం విషయం ఇన్జెక్టివ్ అని సూచిస్తుంది కాబట్టి సమస్య పరిష్కరించబడింది ఈ రుజువులో ఎక్కడా R పై గుణకారాన్ని ఉపయోగించలేదని నేను తుది వ్యాఖ్య చేస్తాను R అనేది గుణకారం ఉన్న రింగ్ అనే వాస్తవం ఈ సమస్యకు పూర్తిగా అసంబద్ధం మాకు అడిటివ్ స్ట్రక్చర్ మాత్రమే అవసరం కాబట్టి రింగ్ హోమోమార్ఫిజం దాని కెర్నల్ 0 అయితే మాత్రమే ఇన్జెక్టివ్ అని మనము చూపించాము మనము ఈ సమస్యను తదుపరి సెట్లో కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఉపయోగిస్తాము నేను ఈ వీడియోను ఈరోజు ఇక్కడ ముగిస్తాను ధన్యవాదాలు